హలో మరియు సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ ఉపన్యాసానికి స్వాగతం మునుపటి ఉపన్యాసంలో మనము నిర్బంధం అని పిలువబడే ఒక ప్రత్యేకమైన సమస్యను చూశాము మరియు OKWS అని పిలువబడే వెబ్ సర్వర్ కనీస అధికారాల సూత్రంతో ఎలా రూపొందించబడిందో చూశాము తద్వారా వ్యవస్థపై దాడి చేసే ఉపరితలం తీవ్రంగా ఉంటుంది తగ్గించబడింది ఉపరితలం తగ్గిన చోట మౌలిక సదుపాయాలను అందించడానికి యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఉన్న వివిధ యాక్సెస్ కంట్రోల్ విధానాలతో యునిక్స్ అందించే మద్దతును OKWS లో ఎలా ఉపయోగించారో మనము చూశాము కాబట్టి మనము చూస్తున్నది సాఫ్ట్వేర్ యొక్క తప్పును విడిగా ఉంచడం అంటారు కాబట్టి మనము సాఫ్ట్వేర్ యొక్క తప్పును విడిగా ఉంచడంలోకి వెళ్లేముందు వెబ్ బ్రౌజర్ యొక్క ప్రత్యేక వినియోగ కేసును పరిశీలిస్తాము కాబట్టి మునుపటి ఉపన్యాసం వెబ్ సర్వర్ వైపు చూసేటప్పుడు వెబ్ బ్రౌజర్ అయిన వెబ్ సర్వర్ యొక్క క్లయింట్ కోణాన్ని పరిశీలిస్తాము కాబట్టి మీరందరూ ఖచ్చితంగా వెబ్ బ్రౌజర్లను ఉపయోగించారని మరియు వెబ్ బ్రౌజర్లలో ఉపయోగించే ప్రోగ్రామింగ్ భాషలు లేదా వెబ్ బ్రౌజర్లలో వాస్తవంగా విషయాలను ప్రదర్శించడం మీరు గమనించినవి సాధారణ సి లేదా సి ప్రోగ్రామ్ల నుండి చాలా భిన్నంగా ఉండటమే కాక అనువర్తనాలను వ్రాయడానికి ఉపయోగిస్తారు కాబట్టి మనము వెబ్ బ్రౌజర్ యొక్క ఈ ప్రత్యేకమైన అనువర్తనంతో ప్రారంభిస్తాము కాబట్టి మీకు తెలిసినట్లుగా వెబ్ బ్రౌజర్ గూగుల్ com వంటి వెబ్ సర్వర్ యొక్క వెబ్ సర్వర్కు ఒక దానితో మరొకటి కలుపు కొంటుంది మరియు ఇది విషయములను డౌన్లోడ్ చేస్తుంది మరియు కొన్నితప్పనిసరిగ ప్రోగ్రామింగ్ భాషలు ఉన్నాయని లేదా మీ స్థానిక మెషీన్లో ప్రోగ్రామ్లను అమలు చేయడానికి మిమ్మల్ని అనుమతించే వాటిని ప్రదర్శిస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్లు లేదా ఉదాహరణకు జావాస్క్రిప్ట్లో వ్రాయబడినవి వెబ్ సర్వర్ నుండి వెబ్ బ్రౌజర్ ద్వారా సర్వర్ లో డౌన్లోడ్ చేయబడతాయి మరియు మీ స్థానిక యంత్రంలో ఇది అమలు చేయబడుతుంది ఈ నిర్దిష్ట సమయంలో మన మనస్సులోకి వచ్చే ఒక ప్రశ్న ఏమిటంటే వెబ్ బ్రౌజర్ల కోసం మనకు ప్రత్యేక ప్రోగ్రామింగ్ భాష ఎందుకు ఉంది వెబ్ బ్రౌజర్లతో ఉపయోగించడానికి జావాస్క్రిప్ట్ వంటి కొన్ని ప్రోగ్రామింగ్ భాషలను మనము ఎందుకు కలిగి ఉండాలి వెబ్ బ్రౌజర్లతో సాధారణ సి మరియు సి రకాల ప్రోగ్రామ్లను మనము ఎందుకు ఉపయోగించలేము అటువంటి సందర్భంలో ఏమి జరుగుతుందంటే మీ వెబ్ బ్రౌజర్ వెబ్ సర్వర్కు ఒక దానితో మరొకటి కలుపుకుంటుంది ఆ ప్రోగ్రామ్ సి మరియు సి లో వ్రాసిన ప్రోగ్రామ్ను డౌన్లోడ్ చేయగలము లేదా ఆ ఎక్జిక్యూటబుల్ మీ సిస్టమ్లోని మీ వెబ్ బ్రౌజర్ ద్వారా అమలు చేయగలదు ఈ ప్రత్యేకమైన మోడల్తో సమస్య ఏమిటంటే మీరు చాలా సిస్టమ్ అంశాలను సాధించగల సి మరియు సి ప్రోగ్రామ్లతో భారీ భద్రతా సమస్య ఉంది మీరు ఉదాహరణకు చాలా ఫైళ్ళను మార్చగలుగుతారు మీరు చూడగలిగే చాలా ఫైళ్ళను తొలగించవచ్చు ఇంకా నడుస్తున్న సిస్టమ్ ప్రాసెస్లు మరియు మీరు సిస్టమ్ కాల్లను నేరుగా ప్రారంభించవచ్చు వాస్తవానికి ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది కాబట్టి మనము వెబ్ బ్రౌజర్లో సి మరియు సి కోడ్ను అమలు చేయకూడదు దీనికి పెద్ద కారణం భద్రత కాబట్టి ముఖ్యంగా చాలా కష్టమైనది ఏమిటి అంటే సి మరియు సి కోడ్ను మనము విశ్వసించ లేము అందువల్ల మీరు ప్రోగ్రామ్లో ఉన్న మరింత సురక్షితమైన వాతావరణాన్ని సాధించడం కోసం మీ బ్రౌజర్ ద్వారా రన్ అవ్వడం వలన మనము జావాస్క్రిప్ట్ వంటి ప్రోగ్రామింగ్ భాషలను ఉపయోగించగలము కాబట్టి జావాస్క్రిప్ట్ చాలా పరిమితం అయ్యేలా రూపొందించబడింది మరియు జావాస్క్రిప్ట్తో ప్రోగ్రామ్ చేసిన మీలో చాలా మందికి సి మరియు సి తో పోల్చినప్పుడు మీకు తెలుసు ప్రోగ్రామింగ్ API మనకు అత్యంత పరిమితం మరియు అందువల్ల మీరు చాలా సిస్టమ్ స్థాయిలో ఉండే పనులను చేయలేరు మరియు ఫలితంగా మీ వెబ్ బ్రౌజర్ను నడుపుతున్న మీ క్లయింట్ సిస్టమ్ తప్పనిసరిగా రక్షించబడుతుంది మీ వెబ్ బ్రౌజర్లో జావాస్క్రిప్ట్ను అమలు చేయడంలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే జావాస్క్రిప్ట్ చాలా నెమ్మదిగా ఉంది మరియు అందువల్ల ఇది అధిక చివరి గ్రాఫిక్ వెబ్ పేజీలకు సరిపోదు లేదా ఉదాహరణకు మీరు వెబ్లో ఆటలను నడుపుతుంటే జావాస్క్రిప్ట్ను ఉపయోగించడం తప్పనిసరిగా భారీ ప్రతికూలత ఎందుకంటే భాష మార్పిడి చాలా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ వెబ్ బ్రౌజర్లో సి మరియు సి కోడ్ను అమలు చేయవలెను కాబట్టి వెబ్ బ్రౌజర్లో అధిక చివరి గ్రాఫిక్స్ సి మరియు సి కోడ్ వంటి కొన్ని అనువర్తనాల కోసం ఒక సైట్లో ప్రాధాన్యత ఇవ్వబడినప్పుడు మనకు ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంటుంది తద్వారా మీరు మీ గ్రాఫిక్స్ మరియు ప్లేయర్ వెబ్ గేమ్లను చాలా సజావుగా అందించగలుగుతారు మరోవైపు వెబ్ బ్రౌజర్లో సి మరియు సి కోడ్ను అమలు చేయడం వల్ల భారీ భద్రతా సమస్యలు వస్తాయి కాబట్టి ఈ సమస్యను గతంలో మనము ఒక మార్గము లో నిర్వహించాము అదే యాక్టివ్ఎక్స్ భాగమును కాబట్టి Active X భాగమును ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ విండోస్ రకం ఆపరేటింగ్ సిస్టమ్స్లో డెవలపర్ను C లేదా ఏ VC లో కోడ్ను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది లేదా అలాంటిదే మరియు Active X భాగమును వెబ్ బ్రౌజర్ నుండి ప్రారంభించవచ్చు ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేక సంఖ్య ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఈ ప్రత్యేక వెబ్సైట్ Active X భాగాన్ని అమలు చేయాలనుకుంటుందని పేర్కొన్న సందేశాన్ని ఎలా పాపప్ చేస్తుందో చూపిస్తుంది ఇప్పుడు వినియోగదారు దీనిపై క్లిక్ చేసి Active X భాగమును అమలు చేయగలదని వినియోగదారు చెబితే ఏమి జరుగుతుందంటే సి మరియు సి లలో వ్రాయబడిన Active X భాగమును వెబ్ సర్వర్ నుండి ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఉన్న ఈ స్థానిక యంత్రంలోకి డౌన్లోడ్ చేయబడుతుంది మరియు Active X భాగమును అమలు చేస్తుంది ఇప్పుడు మనము చూసేటప్పుడు ఇది సురక్షితమైన పని కాదు ఎందుకంటే మనము పొందిన ఏకైక రక్షణ లేదా పొందిన ఏకైక భద్రత ఈ ప్రత్యేకమైన పాపప్ సందేశం ఇది బ్రౌజర్ వినియోగదారుని Active X భాగాలు కాదా అనే నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థిస్తుంది సిస్టమ్లో రన్ లేదా రన్ చేయకూడదు మరియు చాలా మంది వినియోగదారులకు భద్రతా అంశాలు లేదా ప్రమాదాలు లేదా Active X భాగాలతో అనుసంధానించబడిన భద్రతా సమస్యల గురించి తెలియదు కాబట్టి చాలా మంది వినియోగదారులు వాస్తవానికి ఈ రన్ Active X భాగము పై క్లిక్ చేస్తారు మరియు దీని ఫలితంగా వారి సిస్టమ్ రాజీ పడుతుంది ఈ రోజు మనము చూడబోయేది వాస్తవానికి ఈ పరిస్థితిని నిర్వహించు ఓక మంచి మార్గము గురించి కాబట్టి మనము చూడబోయేది ఏమిటంటే చక్కటి ధాన్యం వంటి నిర్బంధంగా పిలువబడుతుంది ఇక్కడ వాస్తవానికి ఈ ఫైన్ గ్రెయిన్డ్ నిర్బంధాన్ని సాధించడానికి ఫ్రేమ్వర్క్ లేదా వెబ్ బ్రౌజర్ ఒక ప్రత్యేకతను అందిస్తుంది సి మరియు సి కోడ్ను వెబ్ బ్రౌజర్లో చాలా రక్షిత వాతావరణంలో లేదా చాలా పరిమిత వాతావరణంలో అమలు చేయగల ప్లాట్ఫాం కాబట్టి కొన్ని సంవత్సరాల క్రితం వరకు గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ వారి బ్రౌజర్లలో స్థానిక క్లయింట్ లేదా ఎన్ఐసిఎల్ అని పిలువబడే కొంత వాడకాన్ని ఉపయోగించింది కాబట్టి చక్కటి ధాన్యం వంటి నిర్బంధానము అంటే ఏమిటో చూద్దాం కాబట్టి సాఫ్ట్వేర్ తప్పును విడిగా ఉంచడం అని పిలువబడే ఒక నిర్దిష్ట పత్రము గురించి మనము చర్చిస్తాము ఇప్పుడు మనము చక్కటి ధాన్యం వంటి నిర్బంధంతో సాధించినది ఏమిటంటే ఇక్కడ మనకు ఒక అప్లికేషన్ ఉంది ఇప్పుడు ఈ అప్లికేషన్ మీరు దీనిని ఒక ప్రక్రియగా పరిగణించవచ్చు మరియు ఒక ప్రక్రియలో మనకు తెలిసినట్లుగా ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఇతర ఫంక్షన్ను ప్రారంభించగలదు అదేవిధంగా ఈ ప్రత్యేకమైన ప్రక్రియలోని ఏదైనా ఫంక్షన్ ఈ మొత్తం ప్రాసెస్ స్థలం యొక్క కుప్పలో ఉన్న ఏదైనా గ్లోబల్ డేటా లేదా డేటాను యాక్సెస్ చేయవచ్చు ఇప్పుడు చక్కటి ధాన్యం వంటి నిర్బంధం అనే ఒక ప్రక్రియలో జరిమానాతో నిర్బంధించబడి మనము నిజంగా సాధించినది ఇలాంటి కంపార్ట్మెంట్ను సృష్టించడం కాబట్టి ఈ కంపార్ట్మెంట్లో నడుస్తున్న కోడ్ ఈ ప్రత్యేక కంపార్ట్మెంట్ యొక్క ఈ సరిహద్దుల ద్వారా పరిమితం చేయబడింది కాబట్టి మనము అందించే మౌలిక సదుపాయాలు ఈ పరిమిత వాతావరణంలో ఒక ఫంక్షన్ ఈ పర్యావరణానికి వెలుపల ఏదైనా ఫంక్షన్ను నేరుగా అమలు చేయలేనప్పుడు అదేవిధంగా ఈ పరిమిత ప్రాంతం వెలుపల డేటా ను ఈ ప్రత్యేకమైన పరిమిత వాతావరణంలో ఉన్న ఫంక్షన్ ఏదైనా గ్లోబల్ వేరియబుల్ లేదా కుప్పను నేరుగా యాక్సెస్ చేయలేదని నిర్ధారిస్తుంది మరోవైపు ఈ పరిమిత ప్రాంతంలోని ఒక ఫంక్షన్ నేరుగా ఈ ప్రాంతంలో మరొక ఫంక్షన్ను పిలుస్తుంది లేదా గ్లోబల్ స్పేస్లో డేటాను యాక్సెస్ చేయవచ్చు లేదా ఈ ప్రత్యేకమైన పరిమిత ప్రాంతంలో కుప్పను తప్పనిసరిగా ఈ పరిమిత మౌలిక సదుపాయాలను సాధించడానికి మనము మొదట రెండు అంశాలను ఎలా పరిష్కరించాలి మనము మాడ్యూల్స్ యొక్క సామర్థ్యాలను పరిమితం చేయగలమా కాబట్టి మనము దీనిని ఒక నిర్దిష్ట పరిమిత మాడ్యూల్ అని పిలుస్తాము ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ వెలుపల మరొక ఫంక్షన్ లేదా డేటాను యాక్సెస్ చేయలేదని మనము ఎలా నిర్ధారిస్తాము రెండవది ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ వెలుపల డేటాను చదవడం మరియు వ్రాయడం ఎలా పరిమితం అవుతుంది మునుపటి ఉపన్యాసంలో మనము చూసినట్లుగా దీనికి ఒక పరిష్కారం రిమోట్ ప్రొసీజర్ కాల్స్ ఉపయోగించడం ద్వారా మనము ఏమి చేస్తాము అంటే మనము ఈ పరిమిత ప్రాంతాన్ని పూర్తిగా భిన్నమైన ప్రక్రియగా ఉంచుతాము మరియు ఈ రెండు ప్రక్రియల మధ్య రిమోట్ ప్రాసెస్ కాల్స్ ఉపయోగిస్తాము నిర్బంధాన్ని పొందటానికి ఇక్కడ సమస్య ఏమిటంటే ఆర్పిసిలకు భారీ ఓవర్హెడ్ ఉంది ప్రతిసారీ మీరు ఒక ప్రాసెస్ నుండి మరొక ప్రాసెస్కు రిమోట్ ప్రొసీజర్ కాల్ను పిలవాలనుకునే సందర్భం స్విచ్ అవసరం మరియు అందువల్ల ఆపరేటింగ్ సిస్టమ్ ఆరంభించబడితే OS నిర్ధారిస్తుంది RPC సరైన ప్రక్రియకు బదిలీ చేయబడితే అది అవసరమైన పనితీరును అమలు చేస్తుంది మరియు ఈ ప్రత్యేక ప్రక్రియ నుండి మరొక సందర్భం స్విచ్ తిరిగి కాలీ ప్రక్రియకు వెళ్తుంది కాబట్టి ప్రతి RPC రెండు కాంటెక్స్ట్ స్విచ్లను కలిగి ఉంటుంది ఒకటి రిమోట్ ప్రొసీజర్ కాల్ కోసం అభ్యర్థనను పంపడానికి మరియు మరొకటి రిటర్న్ విలువలను పొందటానికి ప్రతి కాంటెక్స్ట్ స్విచ్ చాలా భారీగా ఉంటుంది మరియు అందువల్ల పనితీరు ఓవర్హెడ్లకు దారితీస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ఉపన్యాసంలో మనము చర్చించగలిగేది ఏమిటంటే ఒక చిరునామా స్థలాన్ని మరియు ఈ చిరునామా స్థలంలో మనము చేయగలిగేది ఏమిటంటే ఈ పరిమిత ప్రాంతంలో కోడ్ మరియు డేటా అమలు చేయబడే ఈ కంపార్ట్మెంట్ గోడల ద్వారా ఒక మూసి ఉన్న కంపార్ట్మెంట్ను సృష్టిస్తాము స్లైడ్ సమయం చూడండి 1237 ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనము నిజంగా చర్చించబోయే పద్ధతులు 1993 లో SOSP లోని ఈ పత్రము లో సమర్థవంతమైన సాఫ్ట్వేర్ తప్పును విడిగా ఉంచడం ఎలా అన్నఅంశాలు ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడ ఏమి చేస్తున్నాం అనేది ఈ క్రింది ప్రక్రియ లోని స్థలము యొక్క భాగమును రెండు వేర్వేరు తార్కిక డొమైన్లలో విభజించడం జరిగింది ప్రతి తార్కిక డొమైన్ను Fault domain అని పిలుస్తారు మరియు ఈ డొమైన్లలో ప్రతి ఒక్కటి డేటా మరియు ఇక్కడ చూపిన విధంగా కోడ్ను కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఒక ఫాల్ట్ డొమైన్ ఉంది మరియు ఈ ప్రత్యేకమైన ఫాల్ట్ డొమైన్ డేటాను కలిగి ఉంటుంది మరియు ప్రతి ఫాల్ట్ డొమైన్కు ప్రత్యేకమైన ID ఇవ్వబడుతుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ తప్పును విడిగా ఉంచడం ఫ్రేమ్వర్క్ సాధించేది ఏమిటంటే ఈ ఫాల్ట్ డొమైన్లో అమలు చేస్తున్న కోడ్ ఈ కోడ్ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయబడింది మరియు ఈ ప్రత్యేకమైన డేటా మరియు ఈ ప్రత్యేకమైన ఫాల్ట్ డొమైన్ వెలుపల ఏదైనా జంప్లు లేదా ఏదైనా ఫంక్షన్ ఆహ్వానాన్ని పట్టుకోబడతాయి లేదా నిరోధించబడతాయి లోపం ఏమిటంటే డొమైన్ వెలుపల ఒక ఫంక్షన్ మరొక ఫంక్షన్ను ప్రారంభించగల ఏకైక మార్గము తక్కువ ధర క్రాస్ Fault domain RPC లు అని పిలుస్తారు కాబట్టి మనము ఇంతకుముందు చర్చించిన సాధారణ RPC ల మాదిరిగా కాకుండా ఈ తక్కువ ధర లోపం డొమైన్ RPC ఎటువంటి సందర్భ స్విచ్ను కలిగి ఉండదు అయితే OS యొక్క ప్రమేయం అస్సలు లేదు మరియు అందువల్ల ఈ ప్రత్యేకమైన ఫాల్ట్ డొమైన్ వల్ల కలిగే ఓవర్హెడ్లు చాలా తక్కువ ఇప్పుడు మనకు తెలిసినట్లుగా ఒక ప్రక్రియ 0వ ప్రదేశంలో ప్రారంభమై వర్చువల్ అడ్రస్ స్థలాన్ని కలిగి ఉంటుంది గరిష్ట స్థానాన్ని విస్తరిస్తుంది కాబట్టి ఇది ప్రక్రియ యొక్క వినియోగదారు స్థలం ఇప్పుడు మనము ఈ ప్రత్యేకమైన వినియోగదారు స్థలాన్ని అనేక విభిన్న విభాగాలుగా విభజిస్తాము కాబట్టి మనము చేసేది ఏమిటంటే ఈ సెగ్మెంట్లోని ప్రతి మెమరీ లొకేషన్లోని హై ఆర్డర్ బిట్స్ ఒకే విధంగా ఉంటాయి ఉదాహరణకు మనము 0xabcd సెగ్మెంట్ను నిర్వచించాము కాబట్టి ఈ 0Xabcd సెగ్మెంట్ ఐడెంటిఫైయర్ లేదా ఇది నిర్దిష్ట విభాగానికి ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్ కాబట్టి ఈ విభాగము 0Xabcd0000 స్థానం నుండి మొదలై 0Xabcdffff వరకు విస్తరించి ఉంటుంది కాబట్టి మనము చూడబోయేది ఏమిటంటే సెగ్మెంట్లోని ప్రతి మెమరీ స్థానం 0Xabcd తో మొదలవుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ తప్పును విడిగా ఉంచడం ఫ్రేమ్వర్క్ సాధించేది ఏమిటంటే ఏదైనా బ్రాంచ్ లేదా జంప్ ఇన్స్ట్రక్షన్ సెగ్మెంట్లోనిఒకే సెగ్మెంట్లోని ఒక స్థానానికి ఉంటుంది కాబట్టి టార్గెట్ అడ్రస్ యొక్క హై ఆర్డర్ బిట్స్ 0Xabcd అని నిర్ధారించడం లేదా తనిఖీ చేయడం ద్వారా ఇది జరుగుతుంది ఈ ప్రత్యేక విభాగములో ఒక సూచన 0Xabcd తో ప్రారంభమయ్యే చిరునామాను కలిగి ఉన్న మెమరీ స్థానానికి చేయవచ్చు ఇప్పుడు మనము దీనిని సాధించగలిగితే మరియు ప్రతి బ్రాంచ్ కాల్ లేదా జంప్ ఇన్స్ట్రక్షన్ను పరిమితం చేయగలిగితే అలాగే 0Xabcd తో ప్రారంభమయ్యే స్థానాలకు ప్రతి మెమరీ యాక్సెస్ను పరిమితం చేయగలిగితే అప్పుడు మనము ఈ ప్రత్యేక విభాగములో ఉన్న సూచనలనుండి ప్రారంభమయ్యే 0Xabcd0000స్థానాలకు పరిమితం చేయగలుగుతాము మరియు ఈ చిరునామా నుండి 64 కిలోబైట్ల వరకు విస్తరించి ఉంది కాబట్టి అటువంటి జంప్లు లేదా మెమరీ ప్రాప్యతలు ఒక విభాగములో అనుమతించబడవని మనము ఎలా నిర్ధారించ గలము కాబట్టి దీన్ని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి కాబట్టి మనము చేసేది ఏమిటంటే మనము నమ్మదగని ఎక్జిక్యూటబుల్ లేదా ఆబ్జెక్ట్ ను లోడ్ సమయంలో సవరించుకుంటాము కాబట్టి మనము చేసేది ఏమిటంటే ఈ విభాగమునులో ఒక నిర్దిష్ట వస్తువును లోడ్ చేసేటప్పుడు మనము ఆ ప్రత్యేక వస్తువును అన్వయించుకుంటాము అన్ని జంప్ సూచనలు లేదా అన్ని శాఖలు అన్ని కాల్ సూచనలు మరియు నిర్దిష్ట బ్రాంచ్ సూచనల యొక్క లక్ష్య చిరునామా అన్నీ ఈ ప్రత్యేక విభాగమునులో ఉన్నాయని నిర్ధారించు కుంటాము కాబట్టి మనము దీనిని చట్టపరమైన జంప్లుగా పిలుస్తాము కాబట్టి మనము చేసేది ఒక నిర్దిష్ట విభాగమునులో లోడ్ చేయబోయే మొత్తం ఆబ్జెక్ట్ ఫైల్ గుండా పాస్ లోడ్ చేసే సమయంలో మరియు ప్రతి బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ చట్టబద్ధమైన చిరునామాకు ప్రతి లోడ్ మరియు స్టోర్ సూచన చట్టపరమైన చిరునామాకు కూడా ఉంటుంది కాబట్టి మనము చేసేది రెండు రకాల సూచనలను అవి సురక్షితమైన సూచనలు మరియు అసురక్షిత సూచనలు అని నిర్వచించాము కాబట్టి చాలా సూచనలు సురక్షితమైన సూచనలు కాబట్టి ALU సూచనలు లేదా పోలిక సూచనలు ఫ్లోటింగ్ పాయింట్ సూచనలు మరియు మొదలైనవి సురక్షితమైన సూచనలుగా పరిగణించబడతాయి మరింత శాఖ లేదా కాల్ సూచనలు దీని లక్ష్య చిరునామాలను లోడ్ సమయంలో లేదా కంపైల్ సమయంలో స్థిరంగా పరిష్కరించవచ్చు వాటిని సురక్షిత సూచనలు అని కూడా పిలుస్తారు అదేవిధంగా ప్రతి లోడ్ మరియు స్టోర్ సూచనల జ్ఞాపకశక్తి వారు లోడ్ చేయవలసిన లేదా నిల్వ చేయదలిచిన మెమరీ చిరునామాను లోడ్ చేసే లేదా కంపైల్ చేసేటప్పుడు పరిష్కరించవచ్చు కాబట్టి వీటిని సురక్షిత సూచనలు అని కూడా పిలుస్తారు కాబట్టి మనము చేసేది ఏమిటంటే కంపైల్ చేసే సమయంలో లేదా లోడ్ అవుతున్న సమయంలో వస్తువు ఒక నిర్దిష్ట విభాగమునులోకి లోడ్ అయినప్పుడు మనము చేసేది ఏమిటంటే మనము బైనరీ ఫైల్ తెరిచి ప్రారంభిస్తాము ఆ బైనరీ ఫైల్ను మొదటి నుండి చివరి వరకు గణ విభజన చేయండి కాబట్టి మనము చేసేది బైనరీ కోడ్ను విడదీయడం మరియు సంబంధిత సూచనలను పొందడం సూచనలు సురక్షితమైన సూచనలు అని ఇప్పుడు మనము నిర్ధారిస్తాము కాబట్టి AND సూచనలు సురక్షితమైన సూచనలు అయితే ఆ నిర్దిష్ట విభాగమును నుండి ఆబ్జెక్ట్ ఫైల్ను లోడ్ చేయడానికి మనము అనుమతించగలము అయితే బైనరీ డేటా యొక్క క్రమం ఉంటే సూచనలను పలు రకాలుగా విడదీయవచ్చు అనే వాస్తవాన్ని కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి ఈ 25 సిడి 80 తరువాత 00 00 తో ఇది విడదీయబడుతుంది AND 0x000080 సిడికి విడదీయవచ్చు అయితే ఇక్కడ సిడి 80 00 00 లో ఉన్నట్లుగా ఈ ప్రదేశం నుండి వేరుచేయడం ప్రారంభిస్తే మనకు అంతరాయ సూచన ఉంది మరియు ఇది సిస్టమ్ కాల్కు అంతరాయం కలిగించ వచ్చు ఇప్పుడు మనము చూస్తున్నది ఏమిటంటే ఈ AND సూచన సురక్షితమైనది అయితే ఈ అంతరాయ సూచనలు సురక్షితం కాదు కాబట్టి వేరుచేయడం చేస్తున్నప్పుడు అటువంటి అసురక్షిత సూచనలు లేవని మనము నిర్ధారించుకోవాలి ఇక్కడ సంభవించే సమస్య ఏమిటంటే ఎక్కడో మనము ఆ విభాగమునులోకి లోడ్ చేస్తున్న నిర్దిష్ట ఆబ్జెక్ట్ ఫైల్లో ఈ సిడికి అనుగుణమైన ఈ మెమరీ చిరునామాకు జంప్ ఇన్స్ట్రక్షన్ ఉండవచ్చు అలాంటిదే జరుగుతుంది అప్పుడు మనము అంతరాయాన్ని పొందుతాము అది అంత సురక్షితం కాదు కాబట్టి ప్రతి బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఆ నిర్దిష్ట సెగ్మెంట్లోని కొన్ని టార్గెట్ అడ్రస్కు బ్రాంచ్ చేయడమే కాకుండా లీగల్ ఇన్స్ట్రక్షన్ ఉన్న టార్గెట్ అడ్రస్కు బ్రాంచ్ అయ్యేలా చూడాలి ఇప్పుడు ఈ రెండవ అంశాన్ని ఎదుర్కోవటానికి మనము చేసేది ఏమిటంటే అన్ని సూచనలు 32 బైట్ ఆఫ్సెట్ల నుండి ప్రారంభమవుతాయని మనము నిర్ధారిస్తాము కాబట్టి మనకు ఇక్కడ ఉన్న మరియు బోధన వంటి సరైన సూచనలకు అనుగుణంగా ఇటువంటి బైనరీ డేటా యొక్క క్రమం ఉంటే ఇక్కడ మనము నిర్ధారిస్తాము ఇక్కడ 25 ఓవర్ 32 బైట్ల ఆఫ్సెట్తో మొదలవుతుంది అందువల్ల సెగ్మెంట్ నుండి ఏదైనా జంప్ 32 బైట్ ఆఫ్సెట్కు మాత్రమే చేయవచ్చు కాబట్టి ఇది సులభంగా చేయవచ్చు లేదా జంప్ ఇన్స్ట్రక్షన్ చూసిన ప్రతిసారీ నిర్దిష్ట బైనరీని స్కాన్ చేసేటప్పుడు ఆ జంప్ ఇన్స్ట్రక్షన్ యొక్క హై ఆర్డర్ బిట్స్ సరైన సెగ్మెంట్ విలువను కలిగి ఉన్నాయని నిర్ధారించుకోవాలి రెండవది మనము తక్కువ 5 బిట్స్ అని కూడా నిర్ధారించుకోవాలి లక్ష్య చిరునామా కోసం 0 కు ఏర్పాటు చేయండి తద్వారా ఇది గమ్యం లక్ష్య చిరునామా ఎల్లప్పుడూ చట్టపరమైన సూచనలను కలిగి ఉందని నిర్ధారిస్తుంది సురక్షితమైన సూచనలతో పాటు సిస్టమ్ కాల్ కోసం సూచించే ఇంటరప్ట్ లేదా అసిస్ట్ కాల్ కోసం సూచించే పూర్ణాంకం వంటి ఏవైనా సూచనలు నిషేధించబడ్డాయి కాబట్టి బైనరీ ఫైల్ను స్కాన్ చేసేటప్పుడు మనము ఆటంకాలు లేదా సిస్టమ్ కాల్స్ అయిన సూచనల కోసం వెతకాలి తద్వారా నిర్దిష్ట కంపార్ట్మెంట్ వెలుపల మరియు ఆపరేటింగ్ సిస్టమ్లోకి అమలును బదిలీ చేయవచ్చు కాబట్టి ఈ రకమైన సూచనలు ఉండవు సూచనల యొక్క మరొక రూపాన్ని అసురక్షిత సూచనలు అని పిలుస్తారు కాబట్టి ఈ సూచనలను సూచనలు లేదా శాఖ సూచనలు అని పిలుస్తారు కాబట్టి ఆబ్జెక్ట్ ఫైల్ యొక్క బైనరీని స్కాన్ చేసేటప్పుడు నిషేధించబడిన సూచనలతో పాటు మనము కూడా అసురక్షిత సూచనలను చూడవచ్చు కాబట్టి ఈ అసురక్షిత సూచనలు లక్ష్య చిరునామా ఉండలేని సూచనలు స్థిరంగా పరిష్కరించబడింది మరియు అవి రన్టైమ్లో మాత్రమే పరిష్కరించబడతాయి అసురక్షిత సూచనల యొక్క మంచి ఉదాహరణ ఈ పరోక్ష స్టోర్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ 0x100 విలువ r నోట్ సూచించిన మెమరీలో నిల్వ చేయబడుతుంది కాబట్టి దానిలో కొంత చిరునామా నిల్వ చేయబడదు మరియు అందులో సంబంధిత చిరునామా 0x100 విలువ నిల్వ చేయబడుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య మరియు ఎందుకు సురక్షితం కాదు అంటే R0 యొక్క విషయాలు ఏమిటో మనము స్థిరంగా నిర్ణయించలేకపోవచ్చు మరియు అందువల్ల ఈ స్టోర్ సూచనల కోసం లక్ష్య చిరునామాను గుర్తించడానికి లేదా పరిష్కరించడానికి రన్టైమ్ వరకు వేచి ఉండాలి కాబట్టి ఇది అసురక్షిత సూచనలను రూపొందిస్తుంది అదేవిధంగా మనకు ఇక్కడ జంప్ శాతం EAX వంటి పరోక్ష శాఖలు ఉండవచ్చు ఇది కూడా అసురక్షిత సూచన కాబట్టి ఈ ప్రత్యేక సూచనలో ప్రోగ్రామ్ EAX రిజిస్టర్లోని విషయాలను బట్టి మెమరీ స్థానానికి చేరుకుంటుంది ఈ ప్రత్యేక సూచనల యొక్క లక్ష్య చిరునామా రన్టైమ్లో మాత్రమే పరిష్కరించబడుతుంది మరియు అందువల్ల ఈ సూచన కూడా అసురక్షిత సూచన రన్టైమ్ తనిఖీలు చేయడం ద్వారా అసురక్షిత సూచనలను పరిష్కరించే మార్గము కాబట్టి మనము రన్టైమ్ చెక్ చేయుట కు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి రేఖా భాగము యొక్క సమ్మేళనము అని పిలుస్తారు మరియు మరొకటి అడ్రస్ శాండ్బాక్సింగ్ అంటారు రేఖా భాగము యొక్క సమ్మేళనము కోసం స్కీమ్ ఈ క్రింది విధంగా ఉంది కాబట్టి మనము చేసే ప్రతిసారీ ఆబ్జెక్ట్ కోసం బైనరీ ఫైల్ను స్కాన్ చేస్తున్నాం ప్రతి ఇన్స్ట్రక్షన్ సురక్షితంగా ఉందని మనము నిర్ధారిస్తాము రెండవది సూచనలు ఏవీ నిషేధించబడవు మూడవది బోధన సురక్షితం కాకపోతే అందులో మనము కొన్ని కోడ్ను చేర్చుతాము నిర్దిష్ట ఆబ్జెక్ట్ ఫైల్ లేదా మనము కొన్ని ఆబ్జెక్ట్ ఫైల్లో కొన్ని నిర్దిష్ట సూచనలను చేర్చుతాము తద్వారా కొన్ని రన్టైమ్ తనిఖీలు ఉన్నాయని నిర్ధారించుకోవచ్చు ఇప్పుడు ఇది రేఖా భాగము యొక్క సమ్మేళనము రన్టైమ్ చెక్కు ఒక ఉదాహరణ కాబట్టి ఈ ప్రత్యేక పథకంలో మనము ఏమి చేస్తున్నాం అంటే అసురక్షిత లోడ్ లేదా స్టోర్ లేదా బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ దొరికినప్పుడల్లా ఈ చెక్ చేయడానికి మనము కొన్ని సూచనలను చేర్చుకుంటాము ఇది నిజంగా సురక్షితం కానట్లయితే అది సురక్షితం కాదు అప్పుడు చిరునామా వాస్తవానికి చట్టబద్దమైన చిరునామా కాదా అని మనము తనిఖీ చేస్తాము అంటే ఆ శాఖ యొక్క లక్ష్య చిరునామా లేదా మెమరీ అక్షం లోడ్ లేదా స్టోర్ వాస్తవానికి చట్టపరమైన చిరునామా నా అని మనము చూసుకుంటాము కాబట్టి మీరు గుర్తుచేసుకునే చట్టబద్దమైన చిరునామా అదే సెగ్మెంట్ ఐడిని కలిగి ఉంటుంది అది ఆ టార్గెట్ చిరునామా యొక్క ఎగువ బిట్స్లో ప్రత్యేకమైన సెగ్మెంట్ ఐడిని కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ చెక్ నిజమైతే ఆ శాఖ లేదా మెమరీ అక్షం అమలు చేయడానికి మనము అనుమతిస్తాము మరోవైపు ఈ ప్రత్యేకమైన చెక్ విఫలమైతే ఒక ఉచ్చు ఉండటం వల్ల trap handler అమలు చేయబడుతుంది సాధారణంగా దీని వల్ల ఏమి జరుగుతుంది అంటే ఆబ్జెక్ట్ ఫైల్ ముగించ బడుతుంది ఇప్పుడు కొంచెం వివరంగా చూస్తే segment matching ఉపయోగించి ఈ రన్ టైం తనిఖీలను మనము నిజంగా ఎలా చేస్తామో చూస్తాము కాబట్టి మనకు అసురక్షిత శాఖ లేదా అసురక్షిత స్టోర్ సూచన ఉన్న ప్రతిసారీ మనము చేసేది ఏమిటంటే మనము టార్గెట్ చిరునామాను రన్టైమ్లో మాత్రమే పరిష్కరించగలము మరియు తరువాత మనము ఈ లక్ష్య చిరునామాను లోడ్ చేస్తాము ఇది ఎక్కువగా ఇది రిజిస్టర్లో ఉంటుంది కాబట్టి మనము దీన్ని లోడ్ చేస్తాము టార్గెట్ చిరునామా కొన్ని అంకితమైన రిజిస్టర్లో ఉంది ఇప్పుడు ఈ అంకితమైన రిజిస్టర్డ్ రిజిస్టర్ ప్రాసెసర్లో ఇది సాధారణంగా కంపైలర్ చేత ఉపయోగించబడదు అప్పుడు మనము చేసేది ఏమిటంటే చెక్ను అందించడం అంటే లక్ష్య చిరునామా అదే విభాగమునులోనే ఉందని మనము నిర్ధారిస్తాము మనము దీన్ని చేసే విధానం ఏమిటంటే ఆ సెగ్మెంట్ యొక్క అధిక బిట్లకు అనుగుణమైన ప్రత్యేకమైన ఐడిని మాత్రమే మనము పొందామని నిర్ధారించడానికి నిర్దిష్ట సంఖ్యలో బిట్ల ద్వారా మార్చబడిన లక్ష్య రిజిస్టర్ను తీసుకుంటాము మరియు తరువాత మనము ఈ అధిక బిట్లను స్క్రాచ్ రిజిస్టర్లో నిల్వ చేస్తాము ఇప్పుడు మనము ఈ విలువను ప్రత్యేకమైన సెగ్మెంట్ ఐడిని కలిగి ఉన్న సెగ్మెంట్ రిజిస్టర్తో పోల్చండి మరియు అవి సమానంగా లేకుంటే అవి సమానంగా ఉంటే మనము ట్రాప్ చేస్తాము అయితే టార్గెట్ చిరునామా వాస్తవానికి అదే సెగ్మెంట్లోని చట్టపరమైన టార్గెట్ చిరునామా అని మనము హామీ ఇస్తున్నాము ఆపై జంప్ లేదా స్టోర్ సూచనను మనము అనుమతిస్తాము కాబట్టి ఈ అదనపు కార్యకలాపాలు లేదా ఈ అదనపు సూచనలు మనము అసురక్షిత దుకాణాన్ని చూసిన ప్రతిసారీ లేదా మనము లోడ్ చేయదలిచిన వస్తువులో ఉన్న ఒక శాఖ సూచనలను గమనించండి కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొన్ని ఓవర్ హెడ్స్ ఉండవచ్చని మనము గమనించాము కాబట్టి అంకితమైన రిజిస్టర్కు లక్ష్య చిరునామా కోసం ఒక కదలిక సూచన ఉందని మనము మొదట చూస్తాము అక్కడ షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్ అవసరం మరియు జతచేయవలసిన పోలిక సూచన ఉంది లేదా ఆబ్జెక్ట్ కోడ్లో చేర్చడానికి ఇప్పుడు ఇవి ప్రోగ్రామ్లో ఓవర్హెడ్లకు కారణమవుతాయి trap handler అమలు చేసినప్పుడు సెగ్మెంట్ చెక్ను ఉల్లంఘించిన ఖచ్చితమైన లోడ్ లేదా స్టోర్ సూచనలను గుర్తించగలుగుతారు మాటలో చెప్పాలంటే segment matching ఒక బలమైన తనిఖీ ఇది నిర్వచించబడిన క్లోజ్డ్ కంపార్ట్మెంట్ వెలుపల అమలు లేదా మెమరీ యాక్సెస్ను నిరోధించడమే కాదు దీనివల్ల కలిగే సూచనలను కూడా గుర్తించగలదు లోపం కాబట్టి ఇది ఉచ్చు ద్వారా జరుగుతుంది రెండవ టెక్నిక్ను అడ్రస్ శాండ్బాక్సింగ్ అని పిలుస్తారు ఇక్కడ segment matchingతో పోల్చితే ఓవర్హెడ్స్ను తగ్గించగలుగుతాము కాని రాజీ ఏమిటంటే మనము తప్పు సూచనలను గుర్తించలేము కాబట్టి అడ్రస్ శాండ్బాక్సింగ్లో మనము సాధించగలిగినది ఏమిటంటే మనము పనితీరు మెరుగుదలని పొందుతాము కాబట్టి ప్రతి బ్రాంచ్ లేదా మెమరీ యాక్సెస్ ఆ విభాగానికి పరిమితం చేయబడిందని అమలు చేయడం ద్వారా ఈ పనితీరును పొందవచ్చు కాబట్టి ఇది segment matchingకు భిన్నంగా ఉంటుంది ఇది తనిఖీ చేస్తుంది మరియు ఉచ్చులు వేస్తుంది మరోవైపు చిరునామా శాండ్బాక్సింగ్ ప్రతి శాఖను అమలు చేస్తుంది మరియు ఇది ఎలా జరిగిందో చూద్దాం ఇప్పుడు రేఖా భాగము యొక్క సమ్మేళనము మాదిరిగానే మనము ఆబ్జెక్ట్ యొక్క బైనరీని స్కాన్ చేస్తాము మరియు అసురక్షిత సూచనల కోసం చూస్తాము ఇప్పుడు మనము అసురక్షిత సూచనలను కనుగొన్న ప్రతిసారీ నిర్దిష్ట నిర్బంధాన్ని బైనరీలోకి చొప్పించి సంబంధిత నిర్బంధాన్ని పొందగలిగాము అయితే రేఖా భాగము యొక్క సమ్మేళనము మాదిరిగా కాకుండా అధిక బిట్స్ చిరునామాతో సెగ్మెంట్ ఐడి కు సమానమని మనము తనిఖీ చేస్తాము కాబట్టి ఇది ఈ క్రింది విధంగా జరుగుతుంది శాండ్బాక్సింగ్ చిరునామాతో మనము నిర్ధారిస్తాము శాండ్బాక్సింగ్ అసురక్షిత సూచనల యొక్క లక్ష్య చిరునామా యొక్క అధిక బిట్లను సెగ్మెంట్ ఐడికి సరిగ్గా ఏర్పాటు చేస్తాము కాబట్టి మనము చేసేది ఏమిటంటే ఒక నిర్దిష్ట రిజిస్టర్లో ఉన్న లక్ష్య చిరునామాను మనము తీసుకుంటాము మరియు మనము దానిని ముసుగు చేస్తాము కాబట్టి ఇది ఎలా జరిగిందో చూద్దాం Rఉన్న టార్గెట్ చిరునామా లో 0xb3452356 అని చెప్పుకుందాం కాబట్టి మనము మొదట ఏమి దరఖాస్తు చేసుకోవాలి మరియు దానికి ముసుగు వేసుకోవాలి మరియు ఫలితాన్ని r30 వంటి ప్రత్యేకమైన రిజిస్టర్లో నిల్వ చేస్తాము మరియు మనము దీనిని AND మాస్క్ రిజిస్టర్తో ముసుగు చేస్తాము ఇది ఈ 36452356 లాగా కనిపిస్తుంది మరియు మనము దీన్ని 0x0000FFFF తో ముగించాము కాబట్టి ఇది మీకు 0x00002356 వంటిది ఇస్తుంది ఇప్పుడు రెండవ సూచనలో మనము లేదా అది సెగ్మెంట్ రిజిస్టర్తో కాబట్టి మనము సాధించేది ఈ నిర్దిష్ట విలువకు సమానమైన r30 మరియు లేదా 0xabcd0000 తో ఉంటుంది కాబట్టి ఇది 0xabcd2356 అవుతుంది మరియు తరువాత మనము ఈ ప్రత్యేకమైన స్థానానికి నిల్వ చేస్తాము లేదా ఆ ప్రత్యేక స్థానానికి వెళ్తాము ఇప్పుడు మనము ఇక్కడ చూసేది ఏమిటంటే ప్రతి అసురక్షిత స్టోర్ లేదా జంప్ ఈ ప్రత్యేక విభాగమునులోనే ఉందని మనము అమలు చేస్తున్నాము కాబట్టి ఈ అసురక్షిత స్టోర్ మరియు జంప్ ఇన్స్ట్రక్షన్ చేత చేయబడిన వాటిని మనము సవరించుకుంటున్నామని గమనించండి మనము ఆ నిర్దిష్ట వస్తువు యొక్క కార్యాచరణను సవరించాము కాబట్టి ఏదేమైనా ఏదైనా అసురక్షిత సూచన ఎల్లప్పుడూ ఆ సెగ్మెంట్ సరిహద్దు ద్వారా పరిమితం చేయబడిందని మనము సాధించగలుగుతాము కాబట్టి తరువాత మనము క్రాస్ Fault domain RPC లను పరిశీలిస్తాము కాబట్టి మనకు రెండు ఫాల్ట్ డొమైన్లు ఉన్నాయని అనుకుందాం ఈ స్థానాలకు పరిమితం చేయబడిన ఫాల్ట్ డొమైన్ 1 మరియు ఈ స్థానాలకు పరిమితం చేయబడిన ఫాల్ట్ డొమైన్ 2 మరియు ఈ ఫాల్ట్ డొమైన్ల లో ప్రతిదానికి వేర్వేరు సెగ్మెంట్ ఐడిలు ఉంటాయని మనకు తెలుసు ఇప్పుడు ఇలా చాలా సార్లు మనము ఒక ఫాల్ట్ డొమైన్లో ఉన్న ఒక ఫంక్షన్ మరొక ఫాల్ట్ డొమైన్లో ఉన్న మరొక ఫంక్షన్ను ప్రారంభించమని కోరు కొని ఉండ వచ్చు ఈ ఫంక్షన్ యొక్క ఆహ్వానాలు సరైన మరియు నియంత్రిత పద్ధతిలో జరిగాయని ఇప్పుడు మనము నిర్ధారించగలగాలి ఇప్పుడు దీనిని సాధించడానికి మనము ఏమి చేస్తున్నామంటే ఇక్కడ మనము జంప్ టేబుల్ అని పిలువబడు స్టబ్ మరియు రిటర్న్ స్టబ్ అని పిలువబడు దాన్ని జతచేస్తాము కాబట్టి ప్రతి లీగల్ కాల్ కోసం జంప్ చిరునామాలో ఒక లుక్అప్ ఉంది ఆపై కాల్ స్టబ్ ప్రారంభించ బడుతుంది ఇప్పుడు కాల్నుండి స్టబ్ మరియు ఈ జంప్ టేబుల్ ఫంక్షన్ ఆరంభించబడి మరియు వేరే మార్గము ద్వారా గమ్యం ఫంక్షన్ కోసం వాస్తవ స్థానాన్ని గుర్తించి తిరిగి ప్రస్తుత ఫంక్షన్కు తిరిగి పంపబడుతుంది కాబట్టి ఇప్పుడు మనకు అన్ని డొమైన్ వెలుపల ఫంక్షన్లను ప్రారంభించడానికి స్టబ్ మరియు రిటర్న్ స్టెబ్ ఉపయోగించుట కు సరైన ఛానెల్ ఉంటుందని గమనించండి ఇప్పుడు ఈ కాల్ స్టబ్ స్టబ్స్ మరియు రిటర్న్ స్టబ్స్ నమ్మదగినవి కాబట్టి అవి డెవలపర్ చేత నిర్మించబడిన చాలా చిన్న కోడ్ ముక్కలుగా ఉంటాయి మరియు దోషాలు లేదా ఏవైనా హానిలు కలిగి ఉండవు తప్పుగా ప్రవర్తించే ఫాల్ట్ డొమైన్ ద్వారా ఉపయోగించబడుతుంది రెండవది ఈ స్టబ్ మరియు రిటర్న్ స్టబ్ ఫాల్ట్ డొమైన్ వెలుపల ఉన్నాయి కాబట్టి కాల్ ఫంక్షన్ లేదా రిటర్న్ స్టబ్ యొక్క విషయముల ను వాస్తవంగా సవరించడం ఏ ఫంక్షన్ కూ సాధ్యం కాదు కాబట్టి ఈ స్టబ్స్లో వాస్తవానికి ఏమి జరుగుతుందంటే ప్రతిసారీ అది రిజిస్టర్లతో కూడిన మెషిన్ యొక్క స్థితి ని ప్రారంభించినప్పుడు మరియు ఈ స్టబ్లో ఉన్న మెమరీ లొకేషన్లో నిల్వ చేయబడుతుంది అదేవిధంగా ఎగ్జిక్యూషన్ స్టాక్ యొక్క స్విచ్ ఉంది ఈ ఫాల్ట్ డొమైన్ నుండి ఇతర ఫాల్ట్ డొమైన్కు argument మరియు దాని కాపీ కూడ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ స్టబ్లకు కొన్ని లక్షణాలు ఉన్నాయి మొదట స్టబ్లు కాల్ స్టబ్ మరియు రిటర్న్ స్టబ్తో కూడిన కోడ్ను చాలా చిన్నవిగా విశ్వసించాయి మరియు అవి బాగా పరీక్షించబడ్డాయి మరియు వాటిలో ఎటువంటి దోషాలు లేదా ఎవరైనా హానిలు లేవు రెండవది ఈ తప్పు డొమైను స్టబ్ల వెలుపల ఉన్నాయి కాబట్టి దీన్ని చేయడం ద్వారా ఫాల్ట్ డొమైన్లో ఉన్న ఏదైనా ఫంక్షన్ వాస్తవానికి కాల్ స్టబ్ మరియు రిటర్న్ స్టబ్ను సవరించలేమని నిర్ధారిస్తుంది కాబట్టి ఈ స్టబ్స్లో వాస్తవానికి ఏమి జరుగుతుందంటే ప్రతిసారీ ఒక ఆహ్వానం ఉన్నపుడు కాల్ స్టబ్ యొక్క స్థితిని నిల్వ చేస్తుంది రిజిస్టర్లను కలిగి ఉన్న యంత్రం మరియు ఈ ప్రత్యేకమైన ఫాల్ట్ డొమైన్లో ఉన్నది మరియు ఇది ఈ డొమైన్ నుండి ఈ స్టాక్ను ఈ డొమైన్కు మారుస్తుంది మరియు ఆ నిర్దిష్ట ఫంక్షన్ కోసం వాదనలను ఇతర డొమైన్కు కాపీ చేస్తుంది ఇప్పుడు రిటర్న్ ప్రాసెస్ రిటర్న్ సమయంలో సంభవిస్తుంది రిటర్న్ స్టబ్లో అన్ని డొమైన్ 1 యొక్క స్థితి పునరుద్ధరించబడుతుంది మరియు ఫాల్ట్ డొమైన్ 1 కోసం ఎగ్జిక్యూషన్ స్టాక్ కూడా పునరుద్ధరించబడుతుంది మరియు దీనికి విరుద్ధంగా క్రాస్ డొమైన్ ఫంక్షన్ కాల్ ఉన్న ప్రతిసారీ కాల్ స్టబ్ను ప్రారంభించినట్లు మీరు చూస్తారు మరియు రిటర్న్ స్టబ్ ఫాల్ట్ డొమైన్ 1 నుండి ఫాల్ట్ డొమైన్ 2 కు సరైన పరివర్తన ఉందని నిర్ధారిస్తుంది ఇప్పుడు మీరు గుర్తుచేసుకునేది ఆపరేటింగ్ సిస్టమ్ RPC సమయంలో చేసే పనికి చాలా పోలి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ మాదిరిగా కాకుండా ఓవర్ హెడ్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి కాంటెక్స్ట్ స్విచ్ ఉండదు సంభవించే అంతరాయాలు లేవు మరియు అందువల్ల ఆపరేటింగ్ సిస్టమ్లో ఉన్న కాంటెక్స్ట్ స్విచ్లతో పోలిస్తే సాఫ్ట్వేర్ తప్పును విడిగా ఉంచడంతో ఉన్న ఈ స్టబ్ మెకానిజమ్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి కాబట్టి ఒక అప్లికేషన్ ఉందని అనుకుందాం ఇది ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ మరియు ఈ ప్రక్రియలో మనము ఈ వివిక్త వాతావరణాన్ని సృష్టించాము మరియు ఈ వివిక్త వాతావరణంలో ఈ రెండు ఉన్నాయి ప్రకటనలు బఫ్ 10 మరియు బఫ్ 100 లను కొన్ని ప్రత్యేకమైన విషయాలకు సమానంగా అడ్డుకుంటాయి అలాంటి సందర్భంలో ఏమి జరుగుతుంది కాబట్టి సిస్టమ్ వనరులకు సంబంధించి పరిగణించవలసిన మరో విషయం ఏమిటంటే ఒక ఫాల్ట్ డొమైన్ ద్వారా తెరవబడిన లేదా ప్రాప్యత చేయబడిన ఫైళ్ళు లేదా ఇతర సిస్టమ్ భాగాలు ప్రాప్యత చేయబడలేదని లేదా మరొక తప్పు డొమైను నుండి రక్షించబడతాయని మనము ఎలా నిర్ధారిస్తాము కాబట్టి ఒక ఫాల్ట్ డొమైన్ హార్డ్ డిస్క్లో నిల్వ చేయబడిన ఫైల్ను సృష్టించిందని అనుకుందాం ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ వంటి విలక్షణమైన యునిక్స్ ఆ నిర్దిష్ట ప్రక్రియ ఆధారంగా అనుమతులను ఇస్తుంది కాబట్టి ఉదాహరణకు ఫైల్ దాని ఆధారంగా అనుమతులను పొందుతుంది అమలు చేస్తున్న ప్రత్యేక ప్రక్రియ ఆపరేటింగ్ సిస్టమ్ సాధారణంగా అటువంటి పథకంలో ఉన్న ఫాల్ట్ డొమైన్ల గురించి తెలియదు ఇప్పుడు అవన్నీ ఒకే ప్రక్రియలో ఉన్నప్పటికీ అలాంటి సందర్భంలో ఏమి జరుగుతుందంటే రెండవ ఫాల్ట్ డొమైన్ కూడా ఆ నిర్దిష్ట ఫైల్కు ప్రాప్యతను కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఉదాహరణకు ఆ ఫైల్ను తొలగించవచ్చు లేదా ఆ ఫైల్లోని విషయాలు ఇప్పుడు కోరుకున్నది కాదని సవరించవచ్చు కాబట్టి మనకు రెండు ఫాల్ట్ డొమైన్లు ఉన్నప్పుడల్లా ఫైల్స్ లేదా ఒక ఫాల్ట్ డొమైన్ చేత సృష్టించబడిన ఏదైనా ఇతర సిస్టమ్ భాగమును రెండవ ఫాల్ట్ డొమైన్లో ఉన్న కోడ్ ద్వారా ప్రాప్తి చేయబడదని మనము నిర్ధారించుకోవాలి కాబట్టి వాస్తవానికి ఈ పరిస్థితిని నిర్వహించడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గము ఆపరేటింగ్ సిస్టమ్ను ప్యాచ్ చేయడం తద్వారా ఇది OS గురించి ప్రాసెస్ గురించి తెలుసుకోవడమే కాక ఆపరేటింగ్ సిస్టమ్ చూసినప్పుడల్లా నిర్దిష్ట ప్రక్రియలో ఉన్న వివిధ ఫాల్ట్ డొమైన్ల గురించి కూడా దీనికి తెలుసు ఫైల్ను తెరవడానికి చేసిన ఒక అభ్యర్థన ఫాల్ట్ డొమైన్ 1 లేదా ఫాల్ట్ డొమైన్ రెండు నుండి వస్తున్నదా అని తెలుస్తుంది మరియు దీని ఆధారంగా యాక్సెస్ అనుమతులను తనిఖీ చేయగలదు ఇప్పుడు దీనికి ఆపరేటింగ్ సిస్టమ్లో గణనీయమైన మార్పులు అవసరమవుతాయి మరియు అందువల్ల ప్రత్యేకమైన టెక్నిక్ వల్లా పోర్టబుల్ కానిదిగా చేస్తుంది కాబట్టి ఈ మొత్తం సాఫ్ట్వేర్ తప్పును విడిగా ఉంచడంలో ఆందోళన చెందడానికి మరో కారణము ఉంది అది సిస్టమ్ వనరులకు సంబంధించి ఉంటుంది కాబట్టి మనకు ఒక ప్రాసెస్ ఉందని మరియు ఈ ప్రక్రియలకు 2 Fault domainలు ఉన్నాయని అనుకుందాం అవి Fault domain 1 మరియు Fault domain 2 ఇప్పుడు Fault domain ఒకటి ఒక నిర్దిష్ట ఫైల్ను సృష్టిస్తుంది కాబట్టి ఇది సిస్టమ్ కాల్ను ప్రారంభించడం ద్వారా దీన్ని చేస్తుంది ఆ ఉన్న సిస్టమ్ కాల్స్ ఆపై ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ను సృష్టిస్తుంది మరియు నిర్దిష్ట ఫైల్ను హార్డ్ డిస్క్లో నిల్వ చేస్తుంది ఇప్పుడు మనము తప్పు డొమైన్ 1 ద్వారా సృష్టించబడింది ఇది నిర్దిష్ట ఫైల్ యాక్సెస్ లేని తప్పు డొమైన్ 2 నిర్ధారించడానికి అవసరం ఒక సాధారణ దృష్టాంతంలో ఆపరేటింగ్ సిస్టమ్ వివిధ తప్పుడు డొమైన్ గురించి తౌల్యం సాధ్యం కాదు ఇప్పుడు ప్రస్తుతం డొమైన్ లోపల ఉన్న ప్ప్రాసెస్కు నిర్దిష్ట ప్రక్రియ గురించి మాత్రమే తెలుసు కనుక ఇది నిర్దిష్ట ప్రక్రియకు అనుగుణమైన అనుమతులతో ఫైల్ను సృష్టిస్తుంది కాబట్టి ఒక సాధారణ దృష్టాంతంలో ఫాల్ట్ డొమైన్ 1 మరియు ఫాల్ట్ డొమైన్ 2 రెండూ ఒక నిర్దిష్ట ఫైల్కు ప్రాప్యతను కలిగి ఉంటాయి మరియు ఇది ఒక సమస్య ఎందుకంటే లోపం లేని డొమైన్ 2 బహుశా ఆ నిర్దిష్ట ఫైల్ను సవరించవచ్చు లేదా ఆ ఫైల్ను తొలగించగలదు మరియు అందువల్ల అలాంటిది లేని చోట మనకు ఒక యంత్రాంగం ఉండాలి కాబట్టి ఇంతకుముందు మనము చూసిన ఒక చిన్న మార్గము ఏమిటంటే అలాంటి సిస్టమ్ కాల్స్ లేదా అంతరాయాలను నిరోధించడం మరియు అందువల్ల ఫాల్ట్ డొమైన్లు ఏ సిస్టమ్ కాల్ను ప్రారంభించలేవు లేదా అలాంటి ఫైళ్ళను సృష్టించలేవు మరియు మనము ఇక్కడ చూసినట్లుగా ఇతర మార్గాలను ముగించాలి ఈ ప్రక్రియకు బహుళ ఫాల్ట్ డొమైన్లు ఉన్నాయని ఆపరేటింగ్ సిస్టమ్కు తెలియజేయవలెను అందువల్ల ఫైల్లు లేదా ఇతర సిస్టమ్ వనరులు సృష్టించబడిన చోట ఆపరేటింగ్ సిస్టమ్ను సవరించాలి ఇది ఒక నిర్దిష్ట ప్రక్రియతో మరియు ప్రత్యేకమైన ఫాల్ట్ డొమైన్తో అనుసంధానించబడుతుంది ప్రాసెస్ తో ఈ ప్రక్రియలో ఉన్న అన్ని ఫాల్ట్ డొమైన్ల గురించి OS కి తెలిస్తే ఫాల్ట్ డొమైన్ 1 ఫాల్ట్ డొమైన్ 2 ద్వారా ప్రాప్యత చేయలేని ఒక నిర్దిష్ట ఫైల్ను సృష్టించగలదు అయితే ఈ విషయంలో రెండు సమస్యలు ఉన్నాయి మొదటిది మొత్తం పథకం పోర్టబుల్ కానిది మరియు రెండవది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అన్ని సిస్టమ్ కాల్లను నిర్వహిస్తుంది ఒక ప్రత్యేక ఉనికిగా ఉన్న ఒక మంచి స్కీమ్ మరియు మరింత పోర్టబుల్ పథకం కాబట్టి ఆబ్జెక్ట్ ఫైల్ ద్వారా అన్వయించేటప్పుడు ఒక సిస్టమ్ కాల్ లేదా అంతరాయం కనిపిస్తుంది కాబట్టి ఈ అంతరాయం లేదా సిస్టమ్ కాల్ క్రాస్ Fault domain RPC ద్వారా ఒక నిర్దిష్ట ఫాల్ట్ డొమైన్కు భర్తీ చేయబడుతుంది ఇది విశ్వసనీయమైనది మరియు సిస్టమ్ కాల్లను నిర్వహిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన ఫాల్ట్ డొమైన్ అన్ని సిస్టమ్ కాల్స్ చెల్లుబాటు అవుతున్నాయో లేదో నిర్ధారిస్తుంది ఉదాహరణకు ఫాల్ట్ డొమైన్ ఒక ఫైల్ను సృష్టించాలనుకుంటే అది మొదట ఈ విశ్వసనీయ ఫాల్ట్ డొమైన్కు క్రాస్ Fault domainకు దారి తీస్తుంది ఇది వివిధ తనిఖీలను చేస్తుంది ఇది ఫైల్ను సృష్టించే సామర్ధ్యాన్ని కలిగి ఉండి మరియు ఆపై సిస్టమ్ కాల్ను ప్రారంభిస్తుంది ఫాల్ట్ డొమైన్ను నిర్ధారిస్తుంది దీని ఫలితంగా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క విలువను సృష్టిస్తుంది ఇప్పుడు ఒక ఫాల్ట్ డొమైన్ 2 అదే ఫైల్ను తెరవడానికి లేదా సవరించడానికి లేదా తొలగించమని అభ్యర్థిస్తే ఇది క్రాస్ Fault domain RPC కి దారి తీస్తుంది మన విశ్వసనీయ RPC అన్ని సిస్టమ్ కాల్లను నిర్వహిస్తుంది అప్పుడు మనకు లోపం ఉన్నందున ఇది అనుమతించబడదని గుర్తించి డొమైన్ 2 ఫాల్ట్ డొమైన్ 1 చేత సృష్టించబడిన ఫైల్ను తెరవడానికి ప్రయత్నిస్తున్నందున అలాంటి అభ్యర్థనను నిరోధిస్తుంది ఇప్పుడు మనము ముగించే ముందు ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే మనకు ఒక ప్రక్రియ ఉందని చెప్పుకుందాం మరియు ఈ ప్రత్యేక ప్రక్రియలో మేము ఒక నిర్బంధ ప్రాంతాన్ని సృష్టించాము మరియు ఈ రూపము లో పరిమిత ప్రాంతంలోని కొన్ని ఫంక్షన్లకు సంబంధిత సూచనలు ఉన్నాయి కాబట్టి ఇది పరిమాణం యొక్క బఫర్ను నిర్వచిస్తుంది 10మరియు 100 యొక్క బఫ్ కొంత విలువను కలిగి ఉంది కాబట్టి ఇక్కడ చూపిన విధంగా వివిక్త కోడ్లో బఫర్ ఓవర్ఫ్లో ఉంటే ఏమి జరుగుతుందో మీరు ఆలోచించాల్సి ఉంది కాబట్టి దీనితో మేము నిర్బంధం యొక్క ఉపన్యాసాలను ముగించాము వాస్తవానికి నిర్బంధాన్ని సాధించడానికి మనము రెండు మార్గాలు చూసాము ఒకటి OKWS మాడ్యూల్ ఇక్కడ మేము ఒక పెద్ద అనువర్తనాన్ని అనేక చిన్న ప్రక్రియలుగా విభజించాము మరియు ప్రతి ప్రక్రియను ఆపరేటింగ్ సిస్టమ్ అందించే యంత్రాంగాల వల్ల ఒకదానికొకటి రక్షించబడాలి రెండవ మార్గము సాఫ్ట్వేర్ తప్పును విడిగా ఉంచడం మెకానిజం ఇది చాలా తేలికైనది మరియు వెబ్వంటి వాటికి అనువైనది ఇక్కడ బ్రౌజర్ మనకు ఒక అప్లికేషన్ లేదా ఒక ప్రాసెస్ ఉంది మరియు ఆ ప్రక్రియలో ఏకాంత కంపార్ట్మెంట్లు ఉన్న నిర్దిష్ట ప్రక్రియలో ఫాల్ట్ డొమైన్లను సృష్టించగలుగుతాము కాబట్టి ఈ ఫాల్ట్ డొమైన్లు నిర్దిష్ట ఫాల్ట్ డొమైన్ అందించిన సరిహద్దుల ద్వారా పరిమితం చేయబడతాయి కాబట్టి తరువాతి ఉపన్యాసంములో విశ్వసనీయ అమలు వాతావరణం అని పిలువబడే మరొక పథకాన్ని పరిశీలిస్తాము ధన్యవాదాలు